ఇంస్ట్రక్షనల్ కంపోనెంట్స్ బోధనా భాగాలపై TALE మాడ్యూల్ 3 యూనిట్ 6 కు శుభాకాంక్షలు మరియు స్వాగతం మాడ్యూల్ 3 యొక్క మునుపటి యూనిట్లలో మెదడుపై మన అవగాహన మరియు నిర్మాణం ఆధారంగా మరియు కొన్ని బోధనా పద్ధతులను ఎలా ఉపయోగించుకోవచ్చో చూసాము జ్ఞాపకశక్తి ఎలా ఏర్పడుతుందో జ్ఞాపకశక్తిని మనం ఎలా నిలుపుకుంటాం నేర్చుకోవడం ద్వారా మనం నిజంగా ఏమి అర్థం చేసుకుంటాం మరియు నేర్చుకునే ప్రక్రియలో ఏమి ఉంటుందని మనము ప్రధానంగా చూశాము మనకు అవసరమైన అభ్యాసాన్ని సాధించడానికి తరగతి గదిలో విద్యార్థులతో సంభాషించడంలో మనము నిజంగా కొన్ని కార్యకలాపాలను ఎలా చేస్తాము ఈ యూనిట్లో మనము కొన్ని బోధనా భాగాలను పరిశీలిస్తాము అవి కంటెంట్ నుండి స్వతంత్రంగా ఉండే బోధనా కార్యకలాపాల రకాలు ఈ భాగాలు ఏ రకమైన కోర్సులోనైనా ఉపయోగించవచ్చు మనము చాలా ముఖ్యమైనదిగా భావించే కొన్ని బోధనా భాగాలను పరిశీలిస్తాము ఈ యూనిట్లో మనం చూడబోయేవి రెండు ఉన్నాయి ఒకటి గోల్స్ ఈ యూనిట్లో మన దృష్టి వాటి పాత్రను చూస్తుంది మరియు వాటిని ఎలా ఉపయోగించాలో ఖచ్చితంగా చూడాలి మేము TALE 1 మరియు TALE మాడ్యూల్ 2 రెండింటిలోనూ లెర్నింగ్ విద్య గురించి విస్తృతంగా మాట్లాడాము కాని మరోసారి ఒక సమీక్ష చేద్దాం నేర్చుకోవడం అనేది అర్ధవంతం చేసే క్రియాశీల ప్రక్రియ ఇది నేర్చుకున్నదానికి వ్యక్తిగత వ్యాఖ్యానాన్ని సృష్టిస్తుంది ఏదైనా స్వీకరించబడినప్పుడు మీరు దానిని జ్ఞాపకశక్తిలో ఉంచుతారు మరియు నేర్చుకుంటారు మీరు నేర్చుకున్న వాటికి మీ వ్యక్తిగత వ్యాఖ్యానాన్ని జోడిస్తారు కానీ నేర్చుకోవడం అనేది వాస్తవాల యొక్క వ్యక్తిగత వ్యాఖ్యానాలను నిల్వ చేయడమే కాదు ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరూ ఇచ్చిన వాస్తవాన్ని భిన్నంగా అర్థం చేసుకోవచ్చు కానీ రిటెన్షన్ యొక్క అవసరాలలో ఒకటి ఆలోచనలను ఇతర ఆలోచనలతో మరియు ముందస్తు అభ్యాసంతో అనుసంధానించే విధంగా వాటిని అనుసంధానించడం మరియు అర్థం మరియు అవగాహనను సృష్టించడం మనము ప్రస్తుతం పనిచేస్తున్న సందర్భంలో నేర్చుకోవడం నిజంగా అదే మరోసారి అర్థం సరిపోదు ఆలోచనలు సంబంధితమైనప్పుడు మరియు అభ్యాస పనితీరును చేయడానికి ఉపయోగపడేటప్పుడు అభ్యాసకుడు పరిస్థితులను తెలుసుకోవాలి ఉదాహరణకు ఎప్పుడు ఉపయోగించాలో ఏ సందర్భంలో ఉపయోగించాలో నా వద్ద ఉన్న ఈ అభ్యాసాన్ని నేను ఎప్పుడు ఉపయోగించగలను అది కూడా అభ్యాసంలో భాగం విద్యార్థులు ఈ జ్ఞానాన్ని సమస్యలను పరిష్కరించడానికి తీర్పులు ఇవ్వడానికి మరియు ఇతర ఉపయోగకరమైన పనులను నిర్వహించడానికి మార్గాలను నేర్చుకోవాలి ఈ కార్యకలాపాలన్నీ మీరు నేర్చుకోవడం అని పిలుస్తారు ఈ ఉత్పాదక ఆలోచన విద్య యొక్క ప్రాధమిక ఉద్దేశ్యం మీరు విద్య అని చెప్పినప్పుడు ఈ అన్ని లక్షణాలతో ఈ సామర్ధ్యాలన్నీ నేర్చుకోవడం రెండు రకాల పనులు ఉన్నాయి ఒకటి రీప్రొడక్షన్

ఒక విద్యార్థి సమాచారాన్ని పునరుత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను దానిని ఎక్కువ లేదా తక్కువ పదజాలంతో లేదా భాషలో చిన్న మార్పులతో పునరుత్పత్తి చేస్తున్నాడు కానీ అతనికి అందించిన జ్ఞానాన్ని పునరుత్పత్తి చేయడం లేదా పునరావృతం చేయడం పై దృష్టి ఉంటుంది ఉదాహరణకు లేబుల్ చేయబడిన రేఖాచిత్రాన్ని కాపీ చేయడం ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోర్డులో ఒక రేఖాచిత్రాన్ని గీస్తాడు ఆపై అతను ప్రతి అంశాన్ని లేబుల్ చేస్తాడు మరియు విద్యార్థి దానిని పునరుత్పత్తి చేస్తాడని గుర్తుంచుకోవాలి ఉదాహరణకు ఇంజనీరింగ్ కోర్సులలో ప్రోగ్రామింగ్తో సమస్య పరిష్కార విధానం బోధించబడుతోంది విద్యార్థులకు తరగతి గదిలో ప్రదర్శించబడే 'C' లో ఎక్కువ సంఖ్యలో ప్రోగ్రామ్లను బోధిస్తారు విద్యార్థి వాటిని రాత పరీక్షలో పునరుత్పత్తి చేస్తాడని లేదా ప్రయోగశాలలో పునరుత్పత్తి చేసి పని చేసేలా చేస్తాడని లేదా అంతకుముందు ఇచ్చిన నిర్వచనం లేదా ఒక సాధారణ వివరణను గుర్తుచేసుకుంటాడు ఏదో నిర్వచించడం ఇంతకు ముందు చూపిన విధంగా ఒక గణనను పూర్తి చేయడం మరియు తరగతి గదిలో ప్రదర్శించబడిన ఒక సిద్ధాంతాన్ని రుజువు చేయడం కూడా పునరుత్పత్తి చేయబడుతుందని భావిస్తున్నారు సమస్యను పరిష్కరించడానికి విద్యార్థి చేయాల్సిన దశల శ్రేణి ఉంది మరియు విద్యార్థి కూడా ఆ దశలను పునరుత్పత్తి చేసి సమస్యను పరిష్కరిస్తారని మీరు ఆశించారు ఇవి పునరుత్పత్తి పనులు మీరు ఈ పనులను చూసినప్పుడు అవి బ్లూమ్స్ టాక్సానమీ స్థాయిలలో తక్కువగా ఉంటాయి అంటే దాదాపుగా అవి రీకాల్ స్థాయిలో లేదా అప్పుడప్పుడు వర్తించే విభాగంలో స్థాయిని అమలు చేస్తాయి ఈ పునరుత్పత్తి పనులకు అభ్యాసకుడు మెటీరియల్ ని ప్రాసెస్ చేయడానికి లేదా అభ్యాసాన్ని వర్తింపజేయడానికి లేదా అర్థం చేసుకోవడానికి కూడా అవసరం లేదు అంటే నేను అర్థం చేసుకోకుండా ఉత్పత్తి చేయమని అడిగినదానిని పునరుత్పత్తి చేయగలను నేను మెటీరియల్ ని గుర్తుంచుకున్నాను మరియు నేను పునరుత్పత్తి చేస్తాను ఈ రకమైన విషయం పనిని సరళంగా చేస్తుంది కానీ ప్రతికూలతను కలిగి ఉంది అయితే అభ్యాసకులు అర్థాన్ని సృష్టించడం మరియు వారి ప్రస్తుత అభ్యాసానికి కనెక్ట్ చేయడం అవసరం లేదు అంటే మనం ఇంతకుముందు వివరించినట్లుగా వర్కింగ్ మెమరీ నుండి జ్ఞానం లేదా సమాచారాన్ని దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి బదిలీ చేసి దానిని నిలుపుకోవడంలో పాల్గొనే కార్యకలాపాలు పునరుత్పత్తి పనులలో ఆ పనులు అవసరం లేదు రీజనింగ్ టాస్క్స్ అనుసంధానించబడిన ఎన్గ్రామ్ ల సమూహంతో అనుసంధానించే పదాన్ని మనము నిరంతరం ఉపయోగిస్తున్నాము 'లింకింగ్' స్థాయిలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది రీజనింగ్ నిర్మాణాల మధ్య లేదా ఎన్గ్రామ్ల మధ్య సంబంధాలను అభివృద్ధి చేస్తుంది అంటే విస్తృతంగా భిన్నమైన చిన్న నెట్వర్క్లు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి తద్వారా ఆ విధంగా ఒక నెట్వర్క్ ను ప్రారంభించిన క్షణం ఇతర నెట్వర్క్ లు కూడా దానితో సంబంధం కలిగి ఉంటాయి మీకు రీజనింగ్ టాస్క్ లు ఉన్నప్పుడు మీరు అలాంటి వాటికి దారి తీస్తారు మెజారిటీ కాలేజీలలో ప్రస్తుతం ఏమి జరుగుతోంది తక్కువ సమయంలో ఎక్కువ మొత్తాన్ని కవర్ చేయాల్సిన ఉపాధ్యాయులు లేదా రీజనింగ్ నైపుణ్యాలు బలహీనంగా ఉన్న విద్యార్థులకు నేర్పించే ఉపాధ్యాయులు తరచుగా పునరుత్పత్తి పనులకు పరిమితమవుతారు మరియు తక్కువ కాగ్నిటివ్ స్థాయిలో అంచనాలను కలిగి ఉంటారు ఇది ఉద్దేశపూర్వకంగా కాకుండా అవ్యక్తంగా జరుగుతోంది పాఠ్యాంశాలు భారీగా లోడ్ అయినప్పుడు అనగా ఒక నిర్దిష్ట కోర్సు యొక్క కంటెంట్ విస్తారంగా ఉంటుంది లేదా విభిన్న కాగ్నిటివ్ స్థాయిలలోకి వచ్చే మార్గం ఉంటుంది మంచిగా వివరించగల ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులకు బాగా కమ్యూనికేట్ చేస్తాడు మొదలైనవి ఒక సంఖ్య ప్రకారం నేర్చుకోగలిగిన దానికంటే కనీసం 20 రెట్లు వేగంగా పదార్థాలను అందిస్తుంది వాస్తవానికి ఈ 20 బలహీనమైన అభ్యాసకులకు వర్తిస్తుంది వేగవంతమైన అభ్యాసకులు సమయాన్ని కొనసాగించగలుగుతారు కానీ ఇంకా ఏమి జరుగుతుందంటే ఉపాధ్యాయుడు విద్యార్థులను నేర్చుకోవటానికి వీలు కల్పించే సమయం సరిపోదు ఎందుకంటే నేర్చుకోవటానికి సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి కొంత సమయం అవసరం ఆ కారణంగా విద్యార్థులకు అవకాశం లభించదు లేదా వారి స్వంత అర్థాలను సృష్టించాల్సిన అవసరం లేదు విద్యార్థులు కూడా తమ సొంత అర్ధాలను సృష్టించే ప్రయత్నాన్ని విరమించుకుంటారు మరియు ఏదో ఒకవిధంగా పునరుత్పత్తి ద్వారా నేర్చుకోవడం లేదా ప్రధానంగా పునరుత్పత్తిపై దృష్టి పెడతారు వాస్తవానికి ఇది విశ్వవ్యాప్తంగా నిజం కాదు కొంతమంది మంచి విద్యార్థులు ఇవన్నీ ఉన్నప్పటికీ నిర్వహిస్తారు వారు అదనపు ప్రయత్నం చేస్తారు వారు అంతర్గతంగా సమాచారాన్ని గ్రహించగలుగుతారు మరియు లాజిక్ ని రూపొందించగలరు మరియు అన్ని రీజనింగ్ లను వర్తింపజేస్తారు మరియు బాగా నేర్చుకుంటారు కానీ అది తరగతి గదిలో జరుగుతుందని కాదు ఇప్పుడు మనము అధికారికంగా బోధనా భాగాలను పరిశీలిస్తాము బోధనా భాగాలు అంటే ఏమిటి కంటెంట్తో నేరుగా సంబంధం లేని బోధనా అంశాలు అంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నేర్పిస్తున్నానా విషయంతో సంబంధం లేకుండా నా వాస్తవ తరగతి గది బోధనలో నేను ఈ బోధనా భాగాలను ఉపయోగిస్తే అవి మంచి అభ్యాసానికి దారితీసే సమర్థవంతమైన బోధనను సులభతరం చేస్తాయి బోధనా భాగం అంటే అదే అంటే నేను ఏదైనా నేర్పించాలనుకున్నప్పుడు నేను బోధనా భాగాల శ్రేణిని ఉపయోగించాలనుకుంటున్నాను మరియు వాటిని నా స్వంత మార్గంలో క్రమం చేయాలనుకుంటున్నాను బోధనా భాగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి వాటిలో కొన్ని ఓవర్లాప్పింగ్ చెందవచ్చు కాని మంచి ఉపాధ్యాయులచే పెద్ద సంఖ్యలో బోధనా భాగాలు సృష్టించబడ్డాయి మరియు అవి పరిశోధించబడ్డాయి మరియు వాటి ప్రభావాన్ని కూడా కొలుస్తారు తద్వారా ఈ బోధనా భాగాలను మనం ఉపయోగించుకోగలమని మనల్ని మనం ఒప్పించగలం ఒకే చోట నివేదించబడిన కొన్ని నమూనాలను చూద్దాం మొదలైనవి మనము వాటిలో కొన్నింటిని ప్రస్తుత యూనిట్ మరియు కింది యూనిట్లో ఎంచుకుంటాము మరియు ఈ బోధనా భాగాలను పరిశీలిస్తాము దాని వెనుక ఉద్దేశం ఏమిటి దానిని ఎలా అమలు చేయవచ్చు కొన్ని బోధనా భాగాలతో గణనీయమైన పేరుకుపోయిన అనుభవం ఉంది ఈ బోధనా భాగాలు కొన్ని ఇతరులకన్నా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి కానీ మరోసారి ఇది ఒక సందర్భంలో ప్రభావవంతంగా ఉంటే అది వేరే సందర్భంలో సమానంగా ప్రభావవంతంగా ఉంటుందని అర్థం కాదు అక్కడే బోధనా పరిస్థితుల కారకాలు చిత్రంలోకి వస్తాయి కానీ పెద్దగా గరిష్ట ప్రభావాన్ని చూపే నిర్దిష్ట బోధనా భాగాలు ఉన్నాయి వాటిలో కొన్నింటిని చూద్దాం విస్తృత సందర్భంలో బోధనా భాగాల రేఖాచిత్రం ఇవ్వబడింది మొత్తం మాడ్యూల్ 2 బోధనకు సంబంధించినది కాబట్టి మీరు బోధన చేసినప్పుడు మీరు కొన్ని విధానాలను అనుసరిస్తున్నారు మనము ఈ బోధనా విధానాలను క్రింది యూనిట్లలో చూస్తాము ఉదాహరణకు ఈ విధానాలు ప్రత్యక్ష బోధన కావచ్చు ఆధారిత బోధన మరియు మొదలైనవి కంటెంట్ సీక్వెన్సింగ్ భావనలతో ప్రారంభించాలనుకోవచ్చు మీ తరగతిలో మీకు చాలా తొలివిగల విద్యార్థులు ఉన్నప్పుడు మీరు సులభంగా కష్టమైన విషయాల నుండి నెమ్మదిగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే వారు అసహనానికి గురవుతారు వారు నాకు మొత్తం చిత్రాన్ని ఇవ్వండి అని వారు చెప్తారు మరియు వారు అదే తీయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆబ్స్ట్రాక్ట్ నుండి కాంక్రీటు అనేది వారు చేసే మార్గాలలో ఒకటి లేదా ప్రత్యేకమైన వాటికి ప్రత్యేకమైనది బోధన విస్తృత శ్రేణి బోధనా భాగాలను ఉపయోగిస్తుంది కాబట్టి మీరు తీసుకునే ఏ విధానం అయినా ప్రత్యక్ష బోధన అని చెప్పనివ్వండి ఉపాధ్యాయుడు అతను ఆమె ప్రసంగించే లేదా విషయం యొక్క స్వభావం ఆధారంగా నిర్దేశించిన నిర్దిష్ట కోర్సు ఫలితానికి తగినట్లుగా భావించే బోధనా భాగాలను ఉపయోగించుకోవచ్చు అందుబాటులో ఉన్న వనరులు మరియు మొదలైనవి అన్ని ఎంపికలు గురువు చేత చేయబడతాయి అన్ని బోధనా భాగాలలో ముఖ్యమైనది 'గోల్స్ విద్యార్థులు వారు చేస్తున్న లోపాలు ఏమిటో తెలుసుకోవాలి మరియు వారి నిర్మాణాలను మెరుగుపరచడానికి వారు చేస్తున్న లోపాలు ఏమిటి వారు తమ మెదడులోని జ్ఞానాన్ని నిర్మిస్తున్న విధానంలో తప్పులు చేస్తే కొత్త పరిస్థితిలో ఖచ్చితంగా వర్తించే వారి సామర్థ్యం సరైనది కాదు ఉపాధ్యాయుడి పాత్రలలో ఒకటి సాధ్యమైనంతవరకు నిర్ధారించడం ఈ నిర్మాణాలు అభ్యాసకుల మెదడుల్లో సరిగ్గా సృష్టించబడతాయి లోపాలు లేదా లోపాలు ఎక్కడ జరుగుతున్నాయనే దానిపై ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఫీడ్ బ్యాక్ న్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్న ఒక మార్గం ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి ఈ అభిప్రాయం అవసరం ఉపాధ్యాయుడు కనుగొంటే తప్ప అతను అభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఉపయోగకరమైన అభిప్రాయాన్ని ఇవ్వలేడు ఉపాధ్యాయుడు తన ఆమె సొంత బోధనను మెరుగుపరచడానికి ఈ అభిప్రాయాన్ని స్వయంగా లేదా తనను తాను ఉపయోగించుకోవచ్చు ఉదాహరణకు విద్యార్థులు పదేపదే కొన్ని లోపాలు చేస్తున్నట్లు మీరు క్రమం తప్పకుండా గమనిస్తే ఆ లోపాలు జరగకుండా ఉపాధ్యాయుడు అతను లేదా ఆమె వారి బోధనలో నిర్ధారించుకోవాలి ఫార్మేటివ్ అసెస్మెంట్ పద్ధతులు అంటే మీరు ఏదో ఒకటి చేయమని అడుగుతున్నారని ఇది అభ్యాసాన్ని సులభతరం చేయడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది కాని ఫైనల్ గ్రేడ్ కి తోడ్పడటానికి కాదు మీ అభిప్రాయం అధిక నాణ్యతతో ఉన్నప్పుడు అంటే మీరు నిర్దిష్టంగా మరియు వివరంగా ఉండబోతున్నారు ఇది బలహీనమైన అభ్యాసకులపై గరిష్ట ప్రభావాన్ని చూపుతుంది మనకు వివిధ రకాల సంస్థలు ఉన్నందున ఈ కాలేజీలలో ఆందోళనలలో ఒకటి ఉత్తీర్ణత శాతం చాలా ఎక్కువగా ఉందని లేదా వైఫల్యాలను తగ్గించడం వైఫల్యాలను తగ్గించడానికి హై క్వాలిటీ ఫీడ్ బ్యాక్ న్ని అందించడం ఒక పద్ధతి హై క్వాలిటీ ఫీడ్ బ్యాక్ న్ని అందించడం బోధనలో అత్యధిక విలువైనదని మేము భావిస్తున్నాము రెండు వేర్వేరు పద్ధతులను పరిశీలిద్దాం ఒకటి మనము దీనిని 'సాధారణ అభ్యాసం' అని మరొకటి 'మంచి అభ్యాసం' అని పిలుస్తాము కొన్నిసార్లు ఈ సాధారణ అభ్యాసం కూడా సమర్థవంతంగా జరగదు అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఏదో ఒకదాన్ని ప్రదర్శిస్తాడు మరియు ఒక ట్యుటోరియల్ కూడా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కాబట్టి విద్యార్థి ఏదో నేర్చుకున్నాడో లేదో తెలుసుకునే ఏకైక మార్గం పరీక్ష నిర్వహించినప్పుడు మాత్రమే హోమ్ అసైన్మెంట్స్ అని పిలవబడేవి కూడా చాలా ప్రభావవంతంగా ఉండవని మనందరికీ తెలుసు ఎందుకంటే విద్యార్థికి అంత విలువ కనిపించనప్పుడు విద్యార్థులు ఒకరి నుండి ఒకరు కాపీ చేసుకుంటారు వారు దీన్ని చేయలేరు కాబట్టి కాదు దీన్ని చేయకపోవడం సౌకర్యంగా ఉంటుంది సాధారణ అభ్యాసం అని పిలవబడే దశల క్రమాన్ని చూద్దాం ఇది నా అభిప్రాయం ప్రకారం మంచిది ఉపాధ్యాయుడు మొదట తరగతి గదిలో జరిగే కొత్త జ్ఞానాన్ని వివరిస్తాడు మరియు ప్రదర్శిస్తాడు అవగాహన స్థాయిని తనిఖీ చేయడానికి ఉపాధ్యాయుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు మరియు ప్రశ్నలకు వాలంటీర్లు బాగా సమాధానం ఇస్తారు వాలంటీర్లు అంటే కొంతమంది విద్యార్థులు మాత్రమే చేతులు ఎత్తి ప్రశ్నలకు సమాధానం ఇస్తారు మరికొందరు నిశ్శబ్దంగా ఉంటారు అప్పుడు ఉపాధ్యాయుడు తరగతిలో పూర్తి చేయవలసిన పనిని నిర్దేశిస్తాడు మీరు సమర్థవంతమైన ట్యుటోరియల్ సెషన్ కలిగి ఉంటే ఇది ప్రధానంగా జరుగుతుంది అతను ప్రసారం చేస్తున్నప్పుడు విద్యార్థులు టాస్క్ ని పూర్తి చేస్తారు అవసరమైన చోట అభిప్రాయాన్ని ఇస్తారు సెషన్ ముగింపులో విద్యార్థులందరి వర్క్ ఫైళ్ళను తీసుకొని వర్క్ ని గుర్తించి వర్క్ పై వ్యాఖ్యలు వ్రాస్తారు అతను తరువాతి తరగతిలోని విద్యార్థులకు గుర్తించదగిన ప్రతిస్పందనలను తిరిగి ఇస్తాడు మరియు వర్క్ లో బలహీనతలను చర్చిస్తాడు మనం మంచి అభ్యాసంగా భావించే వాటిని చూద్దాం ఉపాధ్యాయుడు తన విద్యార్థులను పరిశీలనలో ఉన్న టాస్క్ గురించి ఇప్పటికే ఏమి తెలుసు అని అడుగుతాడు ఉదాహరణకు సమస్య పరిష్కారం కావాలంటే ఉపాధ్యాయుడు సమస్యను ప్రదర్శిస్తాడు మరియు మొదట విద్యార్థులకు ఆ టాస్క్ గురించి ఇప్పటికే ఏమి తెలుసు అని అడుగుతాడు మరియు వారు బోర్డులో వారు చేసే ముఖ్యమైన అంశాలను ఆమె వ్రాస్తుంది కాబట్టి వేర్వేరు విద్యార్థులు వేర్వేరు పాయింట్లు చేస్తారు వారు ఇప్పటికే గణనీయమైన మొత్తాన్ని తెలుసుకున్నారని ఆమె తెలుసుకుంటుంది కానీ ఆమె వివరించే కొన్ని అంశాల గురించి తక్కువ అంటే వారు చేసిన పాయింట్లలో ఎక్కడ ఖాళీలు దొరుకుతుందో అప్పుడు ఆమె వివరిస్తుంది అప్పుడు ఉపాధ్యాయుడు కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్న కొన్ని ఉదాహరణలను చూపిస్తాడు మరియు వాటిని ఎలా పరిష్కరించాలో తప్పు ఏమిటని అడుగుతారు చేసిన లోపాలను గుర్తించడం ద్వారా మీరు నేర్చుకుంటారు మరియు మంచి పరిష్కారం కోసం ప్రమాణాలను రూపొందించమని ఆమె విద్యార్థులను అడుగుతుంది చేతిలో ఉన్న సమస్యకు మంచి పరిష్కారం ఏమిటి మరియు ఇక్కడ విద్యార్థులు జంటగా పని చేస్తారు వారు ఒకరితో ఒకరు చర్చించుకుంటారు మరియు ఇది మంచి పరిష్కారంగా భావిస్తారని చెప్పి సూచనలు చేస్తారు ఆమె అంగీకరించిన ప్రమాణాలను బోర్డులో వ్రాస్తుంది ఆమె ఒక సమస్యను పరిష్కరించడానికి విద్యార్థులను అమర్చుతుంది మరియు వారు తోటివారిని అంచనా వేస్తారని వారికి చెబుతుంది అంటే ప్రతి ఒక్కరి పరిష్కారం వేరొకరిచే అంచనా వేయబడుతుంది అవసరమైన చోట సహాయం అందించడానికి ఆమె ప్రసారం చేస్తున్నప్పుడు విద్యార్థులు వారి సమస్యలను పూర్తి చేస్తారు ఆమె బలహీనతను గుర్తించినట్లయితే 'మీరు ఎలా చేశారో చూడండి ' అని చెబుతుంది ఆమె విద్యార్థి ఇచ్చిన జవాబును ఇబ్బందిని గుర్తించి వారికి సహాయం చేస్తుంది వారు పని చేస్తున్నప్పుడు తోటివారి అంచనాకు ముందు ప్రమాణాలకు వ్యతిరేకంగా వారి స్వంత పనిని తనిఖీ చేయాలని ఆమె విద్యార్థులను గుర్తు చేస్తుంది అంటే బోర్డులో వ్రాసిన ప్రమాణాలు మరియు పరిష్కారాన్ని రూపొందించాయి బోర్డులో వ్రాసిన అన్ని ప్రమాణాలు వారు సృష్టించిన పరిష్కారం ద్వారా కలుసుకున్నాయని వారు నిర్ధారించుకోవాలి అప్పుడు ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థి నుండి పరిష్కారాన్ని సేకరించి గుర్తు పెట్టడానికి తోటివారికి ఇస్తాడు ఒక సాధారణ పద్ధతిని రూపొందించవచ్చు దీనిలో విద్యార్థి తన పేరును కాగితంపై వ్రాస్తాడు విద్యార్థి అంగీకరించిన ప్రమాణాలకు వ్యతిరేకంగా వారి తోటివారి రచనలను గుర్తించి పెన్సిల్లో వ్యాఖ్యలను వ్రాస్తారు మరియు ఈ ప్రక్రియకు మళ్లీ సహాయపడటానికి ఆమె తిరుగుతుంది మీరు ఆ ప్రక్రియలో ఇతరులను సరిదిద్దుతున్నప్పుడు ఒకరు కూడా నేర్చుకుంటారు వర్క్ సరైన యజమానికి తిరిగి వెళుతుంది మరియు మార్కింగ్ తనిఖీ చేయడానికి మరియు వర్క్ ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు వారి వర్క్ పై వ్యాఖ్యలను చదవడానికి కొంత సమయం వదిలివేస్తుంది ఆమె ఎవరి వర్క్ పై సంతోషంగా లేదో ఆ విద్యార్థులను మరియు దానిని పునరావృతం చేసి తదుపరి తరగతి ప్రారంభంలో ఆమెకు సమర్పించమని అడుగుతుంది ఇవన్నీ ఉన్నప్పటికీ కొంతమంది విద్యార్థులు మంచి ప్రదర్శన ఇవ్వలేకపోవచ్చు కాబట్టి మరుసటి రోజు సమర్పించమని కోరారు మార్కింగ్లో ఏ సమస్యలు వచ్చాయని ఆమె అడుగుతుంది మరియు కొన్ని అంశాలను స్పష్టం చేస్తుంది మనము సాధారణ అభ్యాసం మరియు మంచి అభ్యాసం అని పిలిచేదాన్ని చూశాము మీరు ఈ సాధారణ పద్ధతిని పరిశీలిస్తే బోధించడం అభ్యాసాన్ని పరీక్షించడం గ్రేడ్ చేయడం ఆపై ముందుకు సాగడం ఇది నమ్మకంగా జరిగితే ప్రస్తుతం ఏమి జరుగుతుందో అది ఇప్పటికే గణనీయమైన మెరుగుదల ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎలా మెరుగుపరచాలనే దానిపై కొన్ని వ్యాఖ్యలను ఇస్తాడు కాని మార్కింగ్ చేసేటప్పుడు ఆమె ప్రధాన లక్ష్యం పనిని సాధ్యమైనంత ఖచ్చితంగా గ్రేడ్ చేయడం ఈ విధానం వెనుక ఒక సాధారణ ఊహ ఏమిటంటే అభ్యాస నాణ్యత మరియు పరిమాణం ప్రతిభ లేదా సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది పేలవమైన అభ్యాసం సాధారణంగా సామర్థ్యం లేదా తెలివితేటలు లేకపోవడమే మీరు ఆ ఊహను చేస్తే మరియు ఈ నాసిరకం విద్యార్థులు అని పిలవబడే వీరు అనుసరించే ఏదైనా అభ్యాసం ఎల్లప్పుడూ నాసిరకం గా ఉంటుంది మంచి అభ్యాసం ప్రారంభంలో ఇది చాలా క్లిష్టంగా కనిపిస్తుంది అందులో చాలా దశలు ఉన్నాయి కానీ గడిపిన సమయాన్ని బట్టి వాస్తవానికి అది కనిపించేంత భయానకంగా లేదు మొదటి విషయం ఏమిటంటే ఇది చేయదగినది మరియు కొంతవరకు అభ్యాసంతో ఉపాధ్యాయుడు ఆప్టిమైజ్ చేయవచ్చు మంచి అభ్యాసం తరువాత నిర్మాణాత్మక ఉపాధ్యాయుడు సామర్ధ్యం సహజం కాదని నేర్చుకున్నాడని నమ్ముతాడు కొంతమంది వేగంగా నేర్చుకోవచ్చు కానీ నేర్చుకునే సామర్థ్యాన్ని నేర్చుకోవచ్చు విద్యార్థులకు ఇప్పటికే తెలిసిన వాటిని ఆమె కనుగొంటుంది ఏదైనా అపోహలను సరిదిద్దుతుంది ఆపై దీనిపై ఆధారపడుతుంది విద్యార్థులు లక్ష్యాల వైపు వారి పురోగతిపై మంచి నిరంతర సమాచారపూర్వక ఫీడ్ బ్యాక్ న్ని ఇవ్వగలిగేంతవరకు లక్ష్యాలను బాగా అర్థం చేసుకోవాలని ఆమె కోరుకుంటుంది మంచి అభ్యాసానికి సంబంధించి లక్ష్యం కేవలం ఉపాధ్యాయులు విద్యార్థులకు ఫీడ్ బ్యాక్ న్ని ఇవ్వడం కాదు ఈ విద్యార్థులు మంచి నిరంతర సమాచార అభిప్రాయాన్ని ఇవ్వగలగాలి చివరగా విద్యార్థులు వారు ఎంత ఖచ్చితంగా చేస్తున్నారో తెలుసుకోగలగాలి వారు చేస్తున్న పనిలో వారు లోపాలను కనుగొనగలిగితే వారు దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు మరియు నిరంతరం మెరుగుపరుస్తారు అంటే స్వయంగా నేర్చుకునే వారి సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుంది లక్ష్యాలను స్పష్టం చేయడం నేర్చుకోవడంలో లోపాలు మరియు లోపాలను గుర్తించడం ఆపై వీటిని సరిదిద్దడం ఉపాధ్యాయుల అంచనా ఆమె అంచనా యొక్క ప్రయోజనాన్ని మెరుగుదలగా చూస్తుంది మరియు నేర్చుకోవడం యొక్క కొలత కాదు ఎందుకంటే మేము ప్రారంభంలో చెప్పినట్లుగా ఫీడ్ బ్యాక్ న్ని అందించే ఆధిపత్య పద్ధతి ఫార్మేటివ్ అసెస్మెంట్ ద్వారా ఈ మూడు పదాలు లక్ష్యాలు పతకాలు మరియు మిషన్లను సాడ్లర్ మంచి పరిష్కారాన్ని కలిగి ఉంటాయి మీరు TALE 1 లో గుర్తుచేసుకుంటే మేము CO వ్రాసేటప్పుడు ఈ నాలుగు అంశాల గురించి మాట్లాడాము ఈ నాలుగు అంశాలలో చర్య మరియు జ్ఞాన అంశాలు తప్పనిసరి అయితే పరిస్థితులు మరియు ప్రమాణాలు ఐచ్ఛికం లక్ష్యాలు కోర్సు ఫలితాలే తప్ప మరేమీ కాదు కానీ లక్ష్యాలను చాలా స్పష్టంగా చెప్పాలి మరియు కోర్సు ఫలితాలను జాగ్రత్తగా వ్రాయడానికి ఇది కారణం పతకం అంటే మీరే మీకు పతకం ఇస్తారు అది దేనిని సూచిస్తుంది పేర్కొన్న CO కి సంబంధించి మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎందుకంటే ఇది నేను పరిష్కరించాల్సిన అవసరం ఉంది మరియు నేను తరగతి గదిలో వినడం మరియు సమస్యలను పరిష్కరించడం ద్వారా ఉన్నాను ఇక్కడ నేను ఉన్నాను పతకం మీరు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారో అంటే మీరు చేసిన పనిలో కేంద్రీకృత సమాచారం లేదా CO ల పరంగా బాగా చేస్తే అది సమాచార వ్యాఖ్యల రూపంలో ఉండాలి ఈ పతకాలు ప్రక్రియ కోసం కావచ్చు మీరు విధానాలను సరిగ్గా అనుసరించారు మరియు మనము ఉత్పత్తిపై కూడా ఆసక్తి కలిగి ఉన్నాము కాబట్టి పతకాలు ప్రాసెస్ సంబంధిత పతకాలు లేదా ఉత్పత్తి సంబంధిత పతకాలు కావచ్చు మొత్తం తరగతులు మార్కులు మొదలైనవి పతకాలు కావు ఎందుకంటే అవి ఏ అంశాలను చక్కగా నిర్వహిస్తాయనే దాని గురించి తగినంత సమాచారం ఇవ్వవు అప్పుడు మిషన్ ఏమిటంటే నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలిస్తే నా లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి నేను నా ఇంటర్మీడియట్ లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి నేను ఇక్కడ ఉంటే చివరకు లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు నేను వెళ్ళవలసిన దశల శ్రేణి ఏమిటి ఇది PDCA అని పిలువబడే నాణ్యత లూప్ PDCA గా నిర్వచించబడింది మరియు ఇది దాదాపు ఒకే విధంగా ఉంటుంది పనితీరును మెరుగుపరచడానికి ఇది ఒక నిర్దిష్ట లక్ష్యం మీకు ప్రాసెస్ లక్ష్యాలు లేదా ఉత్పత్తి లక్ష్యాలు ఉండవచ్చు మిషన్లలో దిద్దుబాటు పని లేదా గత పనులపై ఇతర మెరుగుదలలు నేను ఖచ్చితంగా ఏమి చేయాలి లేదా స్వల్పకాలిక లక్ష్యాలు ముందుకు కనిపించే మరియు భవిష్యత్ పనికి అనుకూలమైనవి కోర్ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడంలో చాలా తప్పులు ఉన్నాయని చెప్పి మిషన్లు వెనుకబడినవిగా ఉండటం సాధారణం ముందుకు కనిపించే మరియు సానుకూలంగా ఉన్నప్పుడు తదుపరిసారి మీరు ఈ ప్రధాన అంశాలను తనిఖీ చేశారని నిర్ధారించుకోండి అదే విధంగా అభిప్రాయాన్ని ఇవ్వాలి ఒక మిషన్ తగినంత సవాలుగా ఉండాలి కానీ సాధించగలది అవి మిషన్ యొక్క లక్షణాలు ఫీడ్బ్యాక్ న్ని సంగ్రహించడానికి పతకం మరియు మిషన్ ఫీడ్బ్యాక్ సాధించడం గురించి నాన్ జడ్జ్మెంటల్ గా ఉండాలి ఎందుకంటే ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్ మాత్రమే మీరు గ్రేడ్ లు ఇవ్వడం లేదు మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థిపై ప్రతికూలంగా వ్యాఖ్యానించాలి చాలామంది విద్యార్థులు ఉద్దేశం యొక్క వైఫల్యంతో బాధపడుతున్నారు అంటే వారు CO లను తప్పుగా అర్థం చేసుకున్నందున వారు తప్పు పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఉపాధ్యాయుడు స్పష్టంగా అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే విద్యార్థులు CO ను అర్థం చేసుకున్నారా లేదా సామర్థ్యాన్ని కలిగి ఉన్నారా అనేది విద్యార్థులు తమకు తాము అభిప్రాయాన్ని తెలియజేయగలగాలి దీనిని మేము మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ అని నిర్వచించాము లేకపోతే వారు పనులతో విజయం సాధించలేరు లేదా మెరుగుపరచలేరు ఇది చేయటానికి వారు CO లను అర్థం చేసుకోవాలి మరియు వీటికి వ్యతిరేకంగా వారి స్వంత వర్క్ ని అంచనా వేయగలగాలి మీరు చూడగలిగినట్లుగా పాల్గొన్న ప్రక్రియలు మరియు ఒకరి స్వంత అభిప్రాయాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం మరియు మెటా కాగ్నిటివ్ నాలెడ్జ్ అని పిలవబడేవి అంటే మీరు ఎక్కడ ఉన్నారో మరియు మీరు ఏమి చేయాలో తెలుసుకోవడం అభిప్రాయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఇవన్నీ అవసరమైన అంశాలు ఉపాధ్యాయుడు ఉపయోగించగల కొన్ని అభిప్రాయ వ్యూహాలు ఏమిటి ఇంటరాక్టివ్ బోధనా పద్ధతులు స్వీయ మరియు తోటివారి అంచనాను ఉపయోగించుకోండి అభ్యాసానికి సమయం ఇవ్వండి విద్యార్థులు వారు ఎక్కడ ప్రమాణాలను కలిగి ఉన్నారో చూపించడానికి విద్యార్థులను వారి పురోగతిని గ్రాఫికల్గా సూచించడానికి పొందండి ఒకరి స్వంత పురోగతి యొక్క ఈ రకమైన గ్రాఫిక్ ప్రాతినిధ్యం విద్యార్థి చేత తీసుకోబడుతుంది గురువు ద్వారా కాదు ఒక నిర్దిష్ట CO కి సంబంధించి విద్యార్థి తన సొంత పుస్తకంలో నిర్వహించగలడు అతను ఒక గ్రాఫ్ గీయవచ్చు మరియు అతను సరిగ్గా ఎక్కడ ఉన్నాడో చెప్పగలడు మరియు అతను అభివృద్ధి చెందుతున్నప్పుడు అతను గ్రాఫ్ను పైకి నెట్టగలడు గ్రూప్ లేదా పెయిర్ వర్క్ ని ఉపయోగించండి ఇది అభ్యాసానికి నిర్మాణాత్మక విధానంలో గణనీయంగా సహాయపడుతుంది కింది బోధనా భాగం "సిమిలీస్ లను ఉపయోగించడం అవసరం సారూప్యతలు మరియు తేడాలను గుర్తించడానికి విద్యార్థులకు స్పష్టంగా బోధించడం జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మరియు ఉపయోగించగల సామర్థ్యాన్ని పెంచుతుంది అనుకరణలు ఒకేలా ఉన్నాయని కాదు ఇది ఒకటే కాదు ఇది కొంతవరకు సమానంగా ఉంటుంది ఉదాహరణకు 'విద్యుత్తు పైపు గుండా ప్రవహించే నీరు లాంటిది' మీరు పైపు గుండా ప్రవహించే నీటిని తీగ గుండా ప్రవహించే విద్యుత్ ని ఊహిస్తే ఈ రెండింటినీ పోల్చి చూస్తే చాలా సారూప్యతలు ఉంటాయి కానీ వాటికి కూడా చాలా తేడాలు ఉంటాయి ఈ తేడాలను చూడటం ద్వారా ఒకరు అర్థం చేసుకోగలుగుతారు కాని ఇప్పటికీ మీరు ఉపయోగిస్తున్న అనాలజీస్ విద్యార్థులకు ఇప్పటికే తెలిసిన విషయం సాధారణంగా పైపు ద్వారా ప్రవహించటం విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ప్రారంభమయ్యే సమయానికి వారికి తెలియవచ్చు విద్యార్థులకు సారూప్యతలు మరియు తేడాలను స్వతంత్రంగా గుర్తించే అవకాశాలను కల్పించడం వారి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మరియు ఉపయోగించగల సామర్థ్యాన్ని పెంచుతుంది అంటే ఉపాధ్యాయుడు ఒక సారూప్యతను ఇవ్వడానికి బదులుగా మరియు విద్యార్థులను వాస్తవంగా కనుగొనేలా చేయడానికి తమను తాము సారూప్యతలను మరియు తేడాలను గుర్తించడానికి బదులుగా దీని కోసం కొన్ని గ్రాఫిక్ పద్ధతులను ఉపయోగించవచ్చు ఇది తరువాతి యూనిట్లో కనిపిస్తుంది విద్యార్థులు తమకు తాము సిమిలీస్ ను క్రియాశీల అభ్యాస పద్ధతిగా కూడా ఉపయోగించవచ్చు కాబట్టి తదుపరి స్థాయి ఏమిటంటే మీరు ఒక భావనను తీసుకొని దానికి సమానమైన లేదా సారూప్యతను గుర్తించమని వారిని అడగండి విద్యార్థి ఇప్పుడు సారూప్యతను నిర్మించాలి మరియు దానిని సమర్థించాలి పోలికలు వర్గీకరణలు రూపకాలను సృష్టించడం సారూప్యతలను సృష్టించడం వంటి సారూప్యతలు మరియు తేడాలను గుర్తించడం అనేక రకాల ఇంటరాక్టివ్ మార్గాల్లో సాధించవచ్చు

ఇవన్నీ లను ఉపయోగించే పద్ధతులు దీన్ని సృష్టించడం ద్వారా మీరు ఒక న్యూరల్ నెట్వర్క్ను మరొక న్యూరల్ నెట్వర్క్తో అనుసంధానిస్తున్నారు అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడినప్పుడు అవి సరిగ్గా ఒకేలా ఉన్నాయని కాదు కానీ అవి సమానంగా ఉంటాయి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలోని సమాచారాన్ని మెరుగ్గా ఆలోచించడానికి మరియు నిలుపుకోవటానికి విద్యార్థిని మరింతగా పెంచడానికి ఇది ఇంకా బాగా సహాయపడుతుంది ఒక ఎక్సర్సైజ్ చేయమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము మీరు బోధించిన ఒక అంశంలో ఒక కంపెటెన్సీ లను నిర్దేశించుకోవడం మరియు మీరు లక్ష్యం నుండి ఎంత దూరంలో ఉన్నారనే దానిపై అభిప్రాయాన్ని ఇవ్వడం మీ ఎక్సర్సైజ్ యొక్క ఫలితాన్ని ఈ ప్రత్యేక ఇమెయిల్ tale com లో పంచుకుంటే మేము అభినందిస్తాము In the next unit we will continue with some more instructional components especially graphic organizers note making and summarizing and some reciprocal teaching తరువాతి యూనిట్లో మనము మరికొన్ని బోధనా భాగాలతో ముఖ్యంగా గ్రాఫిక్ ఆర్గనైజర్లు లతో కొనసాగుతాము Thank you very much